ఇప్పటివరకు ఉపన్యాసాలలో మనం వ్యవస్థ యొక్క నిర్మాణం అది అణు నిర్మాణమా కాదా అని చర్చించాము హార్మోనిక్ ఆసిలేటర్ యొక్క శక్తి స్థాయిలను చర్చించాము మనం ఒక పెట్టెలోని కణాన్ని కూడా చర్చించాము మరియు ప్రారంభంలో ఇది బోర్ మోడల్ ఉపయోగించి చర్చించబడింది ప్రారంభంలో అణు నిర్మాణం బోర్ మోడల్ను ఉపయోగించి చర్చించబడింది మరియు ఇది యాంగులర్ మొమెంటంకు క్వాంటం పరిస్థితులను వర్తింపజేయడానికి దారితీసిన కొన్ని విషయాలను మనకు నేర్పింది ఇది మనకు యాంగులర్ మొమెంటం పరంగా క్వాంటం పరిస్థితులను వర్తింపజేయడం మనకు నేర్పింది ఆపై ఇది విల్సన్ సోమెర్ఫెల్డ్ క్వాంటం పరిస్థితులకు సాధారణీకరించబడింది మరియు అణు నిర్మాణం సంబంధిత స్పెక్ట్రంను విశ్లేషించడం ద్వారా మనం ఎలక్ట్రాన్ స్పిన్ మరియు అనుబంధ మాగ్నెటిక్ మూమెంట్ యొక్క ఆలోచనను కూడా పరిచయం చేసాము స్పిన్ యొక్క మాగ్నెటిక్ మూమెంట్ కక్ష్య మాగ్నెటిక్ మూమెంట్ కంటే యాంగులర్ మొమెంటం కోసం రెండు రెట్లు ఎక్కువ అని నేను ఆ సమయంలో చెప్పాను వీటన్నిటిలో మీరు నేర్చుకున్నది ఏమిటి మరియు చివరకు పౌలి ఎక్స్ క్లూషన్ ప్రిన్సిపుల్ కూడా మనం చూశాము అంటే 2 ఎలక్ట్రాన్లు అన్ని క్వాంటం సంఖ్యలను ఒకేలా కలిగి ఉండవు ఇక్కడ గమనించండి రేడియేషన్ కోసం విధానం చర్చించబడలేదు దీనిలో చెప్పబడినది ఏమిటంటే ఒక ఎలక్ట్రాన్ పై స్థాయి నుండి దూకినప్పుడు ఒక Eupper నుంచి Elower కు దూకినప్పుడు ఇది ఒక శక్తి డెల్టా E ను ఇస్తుంది ఇది ఫోటాన్ రూపంలో వస్తుంది అందువల్ల బయటికి వచ్చే కాంతి యొక్క ఫ్రీక్వెన్సీ Ehఅని చెప్పబడింది అవి ఎలా రేడియేట్ అవుతాయో చెప్పబడలేదు వాటిని ఏవి రేడియేట్ చేస్తాయి మరియు మొదలైనవిశాస్త్రీయ సిద్ధాంతంతో విరుద్ధంగా ఇది శాస్త్రీయ సిద్ధాంతంతో మరియు రేడియేషన్ మెకానిజం మరియు శాస్త్రీయ సిద్ధాంతానికి ఎలక్ట్రోమాగ్నెటిక్ సిద్ధాంతం లేదా ఎలెక్ట్రోడైనమిక్స్ ఇవ్వబడుతుంది ఇక్కడ వేగవంతమైన చార్జ్డ్ కణం ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ని ప్రసరింపచేస్తుందని చూపబడింది కాబట్టి ఎప్పుడైనా మీరు చార్జ్డ్ కణాన్ని వేగవంతం చేస్తే అది రేడియేషన్ ని ఇస్తుంది కానీ క్వాంటం మెకానిక్స్ లో ఏమి జరుగుతుంది ఆ పద్ధతి ఎలా ఉంటుంది మరియు అది స్పష్టంగా లేదు ఈ దిశలో మొదటి అడుగు ఐన్స్టీన్ తీసుకున్నారు మరియు ఇప్పుడు ప్రసిద్ధ ఐన్స్టీన్ యొక్క ఉత్తేజిత ఉద్గార సిద్ధాంతం ఇది లేజర్ల అభివృద్ధికి పునాదులు వేసింది కాబట్టి తదుపరి 2 ఉపన్యాసాలు రేడియేషన్ యొక్క విధానం మరియు లేజర్ల పరిచయానికి అంకితం కానున్నాయి కనుక ఏమి జరుగుతుందో చూద్దాంఐన్స్టీన్ ఏమి చేశాడు ఐన్స్టీన్ చెప్పినది ఏమిటంటే 2 శక్తి స్థాయిలు ఉన్నాయని అనుకుందాం వాటిని శక్తి స్థాయి 1 స్థాయి 2 వాటిని శక్తి E1 మరియు E2 తో పిలుద్దాం ఇప్పుడు 2 స్థాయిలను పరిగణించండి ఒక అణువుఎగువ స్థితిలో ఉంటే ఒక అణువు లేదా క్వాంటం వ్యవస్థకు శక్తి E2 ఉంటే అది రేడియేషన్ ఇస్తుంది మరియు తక్కువ శక్తి E1 కి వస్తుంది ఇది మనం శాస్త్రీయంగా చూస్తాముఅంతేకాక ఉత్సాహంగా కూడా ఉంటుంది ఎక్కువ శక్తిని కలిగి ఉన్నది శక్తిని ఇస్తుంది మరియు తక్కువ శక్తి స్థాయికి వస్తుంది కాబట్టి అది పెద్ద విషయం కాదు పెద్ద విషయం ఏమిటంటే ఇది దిగువ స్థాయికి రావడం అనేది సంభావ్యత ఇది గణాంకమైనది దీనికి క్రిందికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఐన్స్టీన్ ఈ రేడియేషన్లో సంభావ్యత యొక్క ఆలోచనను ప్రవేశపెట్టాడుఇది యాదృచ్ఛికమని చెప్పవచ్చు మీ 12 వ తరగతి నుండి మీరు గుర్తుచేసుకుంటే రేడియోధార్మికత యొక్క దృగ్విషయం మీకు పరిచయం ఉంటుంది ఇక్కడ ఒక కేంద్రకం సంభావ్య పద్ధతిలో క్షీణిస్తుందని మనం చెప్పవచ్చు క్షయం రేటు λN అని మీరు చూస్తారు ఇది రేడియోధార్మికత నుండి వచ్చినది రేడియోధార్మికత సంబంధం లేనిది అయినప్పటికీ ఇదే పద్ధతిలో ఐన్స్టీన్ చెప్పినది ఏమిటంటే ఈ 2 శక్తి స్థాయిలు E1 మరియు E2 లను పరిగణించండి అప్పుడు శక్తి E2 తో ఒక అణువు సమయం t లో సంభావ్యత A2 నుండి 1 t వరకు ప్రసరిస్తుంది కాబట్టి అణువు ప్రసరించే సంభావ్యత A21 t గా ఉంటుంది అందువల్ల శక్తి E2 తో N 2 అణువులు ఉంటేN2 N2A21t అణువులు సమయం t లో ప్రసరిస్తాయి మరియు శక్తి స్థాయి E1 కి వస్తుంది అందువల్ల మీరు దానిని dN2dt A21N2అని వ్రాయవచ్చు నేను దీన్ని ఎలా పొందాను అంటే ఇలాగ నేను N2t చేశాను మరియు అది A21 గా వచ్చింది ఎందుకంటే N2t A21 నెగటివ్ సైన్ కలిగి ఉంది మరియు N2 తగ్గుతోంది దీనిని స్పాంటేనియస్ రేడియేషన్ అంటారు ఎవరు కూడా అణువును అలా చేయమని చెప్పరు దానంతట అది ఆకస్మికంగా చేసింది ఇది యూనిట్ సమయానికి సంభావ్యత తక్కువ శక్తి స్థాయికి క్షీణిస్తుంది మరియు అది చేసింది కనుక జరిగేది ఇది కాబట్టి ఎగువ స్థాయికి ఉత్తేజితమైన అన్ని అణువులు ప్రసరిస్తాయి మరియు తక్కువ శక్తి స్థాయికి వస్తాయి మరియు దాని స్థాయి ఇలా ఉంటుంది కనుక మీరు దానిని ప్లాట్ చేస్తే జరిగేది ఇది నా దగ్గర dN2dt అనేది A21 N2 కు సమానంగా ఉంది మరియు దాని పరిష్కారం N2 N20 e A21t కాబట్టి టైం t0 వద్ద నేను పరమాణువులను ఎగువ స్థాయిలో మాత్రమే జతచేస్తే ఇది N20 ఆ సంఖ్య టైం తో పాటు ఎక్సపోనెన్షియల్ గా ఈ విధంగా తగ్గుతుంది ఇది టైం మరియు ఇది N2 క్షయ స్థిరాంకం ఈ వక్రత e A21t వంటిది అదే సమయంలో నేను శక్తిని పంప్ చేస్తే ఏమి జరుగుతుందో కూడా నాకు తెలుసు కనుక ఇంకో విషయం తీసుకుందాం ఒక అణువుకు శక్తిని ఇస్తే ఏమి జరుగుతుంది ఇది శక్తిని గ్రహిస్తుంది మరియు ఎగువ శక్తి స్థాయికి వెళుతుంది కాబట్టి ఇది E1 నుండి E2 శక్తి స్థాయికి వెళుతుంది దీనికి కూడా ఐన్స్టీన్ ఇలా అన్నారు ఇది ఒక సంభావ్య ప్రక్రియ దీనిలో అణువుల సంఖ్య N1 అనేవి ఎగువ స్థితికి వెళుతుంటేగుణకం B12 t కి నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ లకు అనుగుణమైన శక్తికి అనులోమానుపాతంలో ఉంటుంది ఇది సంభావ్యత N1 గా ఉంటుంది ఇది మనం ఇంతకు ముందు చెప్పినదే కనుక ఈ uTB12కి A21మాదిరిగానే కొలతలు ఉంటాయి కాబట్టి A21కొలతలు uTB12మాదిరిగానే ఉంటుంది అయితే uT అనేది ఫ్రీక్వెన్సీ E2 E1h వద్ద స్పెక్ట్రల్ ఎనర్జీ డెన్సిటీ మరియు అణువుల ఉష్ణోగ్రత T వద్ద ఉంటాయి కాబట్టి ఉష్ణోగ్రత T వద్ద కొంత శక్తి సాంద్రత ఉంటుంది మరియు అది ఈ అణువులను ఉత్తేజపరుస్తుంది మరియు అవి పైకి వెళ్తాయి కాబట్టి నేను ఈ సమీకరణాన్ని అవకలన రూపంలో వ్రాస్తాను అది dN1dt అవుతుంది అంతేకాకుండా ఇది uTB12N1 కు సమానమవుతుంది మీరు తనిఖీ చేయగలిగే కొలతలు ఉన్నాయని నేను చెప్పాను ఎందుకంటే dN2dt AN2 కు సమానం ఇవి 2 విధానాలు మాత్రమే అయితే అక్కడ మనకు సమస్య వస్తుంది దానిని నేను చూపిస్తాను కాబట్టి మొదట దీనిని తెలియజేస్తాను స్పాంటేనియస్ ఎమిషన్ మరియు శక్తి ప్రేరేపిత ఉద్వేగం అనే రెండు విధానములు రేడియేషన్తో శక్తిని మార్పిడి చేయడానికి ఉన్నట్లయితే అక్కడ సమస్య ఉంటుంది మరియు ఆ సమస్య ఏమిటి మొదట దీనిని తెలియజేస్తాను కాబట్టి మళ్ళీ ఈ 2 శక్తి స్థాయిలు E2 మరియు E1 తీసుకోండి ప్రారంభంలో సంఖ్య ఇక్కడ N1 మరియు ఇక్కడ N2 ఇవి గ్రహించి పైకి వెళ్తున్నాయి ఎగువ అణువులు క్రిందికి వస్తున్నాయి కాబట్టి ఎగువ స్థాయిలో మారుతున్న అణువుల సంఖ్య ను నేను తనిఖీ చేస్తే ఇది A21N2కు సమానం అదే సమయంలో ఇది గ్రౌండ్ స్థితి నుండి ఉత్తేజిత స్థితికి వస్తున్న అణువులను పొందుతోంది మరియు అది uTN1B12 కాబట్టి మనకు ఏమి ఉంది మనకు dN2dt వచ్చి A21N2 uTN1B12కు సమానం మరియు dN1dt వచ్చి dN2dt ఇది A21N2 uTN1B12కు సమానం ఎందుకంటే N1 ఉత్తేజితమవుతున్న అణువుల సంఖ్యను కోల్పోతోంది మరియు ఉత్తేజిత స్థితి నుండి వచ్చే అణువులను పొందుతుంది ఇప్పుడు సమతుల్యతలో ఉష్ణోగ్రత T వద్ద ఈ అణువులన్నీ ఉన్న ఈ పెట్టె మన దగ్గర ఉంది మరియు అవి సమతుల్యతగా ఉష్ణోగ్రత T వద్ద ఉన్నాయి మనకు సమయం నుండి స్వతంత్రంగా N2 మరియు N1 ఉన్నాయి దాని అర్థం ఏమిటంటే అవి మారవు ఎందుకంటే అది సమతుల్యతలో ఉన్నాయి మన దగ్గర ఏమి ఉంటుంది అంటే dN2dt dN1dt 0 మరియు ఇది A21N2 uTN1B120 ను సూచిస్తుంది కాబట్టి మనం వ్రాస్తున్నది ఆ సమతుల్యత మనకు A21N2 uTN1B120 ఉంది మరియు అందువల్ల N2N1B12uTA21 కనుక ఇవి రెండు విధానాలు అయితే ఇదే మనకు వచ్చిన ఫలితం ఇప్పుడు ఉష్ణోగ్రత T అనేది కి వెళ్ళనివ్వండి చూద్దాం ప్రాథమికంగా చాలా ఎక్కువగా మారుతుంది uT అనేది T4 తో సమతౌల్యము గా ఉంటుంది మరియు ఇది కూడా కి వెళుతుంది ఇది N2N1 చాలా పెద్ద సంఖ్యకు వెళుతుందని సూచిస్తుంది N2 వచ్చి N1 కంటే చాలా చాలా ఎక్కువ కనుక మీకు ఎగువ భాగంలో పెద్ద సంఖ్యలో అణువులు ఉంటాయి కానీ థర్మోడైనమిక్ పరంగా కానీ లేదా స్టాటిస్టికల్ మెకానిక్స్ పరంగా బోల్ట్జ్మాన్ ఫలితం ద్వారా N2N1 అనేది e EkT కు సమానం అవ్వాలి కనుక ఒకవేళ T అనేది కి వెళ్ళినట్లయితే N2 అనేది N1 కి వెళుతుంది అవి రెండూ సమానం అవుతాయి కాబట్టి ఎగువ స్థాయిలో కలిగి ఉండే గరిష్ట అణువుల సంఖ్య భూస్థాయిలోని అణువుల సంఖ్యకు సమానం మరియు అవి సమానంగా విభజించబడతాయి మీకు రెండు స్థాయిలలో అణువుల సంఖ్య రెండు చేత భాగించబడుతాయి మరోవైపు ఈ ఫలితాన్ని చూడండి ఉష్ణోగ్రత చాలా పెద్ద విలువకు వెళుతున్నప్పుడు ఎగువ భాగం లోని అణువుల సంఖ్య చాలా పెద్దదిగా మారుతుంది మరియు అది ఆమోదయోగ్యం కాదు ఒక వైరుధ్యం ఉంది స్టిములేటెడ్ ఎమిషన్ భావనను ప్రవేశపెట్టడం ద్వారా మనం దీనిని పరిష్కరిస్తాము మరియు దాని అర్ధం ఏమిటంటే ఈ రేడియేషన్ ఎక్కువైతే అది నిష్క్రమించిన స్థాయి నుండి భూస్థాయికి రావడానికి అణువులను ప్రేరేపిస్తుంది కాబట్టి E2 మరియు E1 లలో అణువులు ఉన్నాయని అనుకుందాం మరియు ఈ అణువు N2 ఇక్కడ కూర్చుని ఉంది అప్పుడు మీరు ఏమి కలిగి ఉంటారు ఇంతకుముందు dN2dt A21N2 అని చెప్పాము అదనంగా ఏం చెప్పామంటే స్పెక్ట్రల్ డెన్సిటీ uT యొక్క రేడియేషన్ ఉండే అవకాశం ఉంది ఇది అణువులను ఎగువ స్థాయి నుండి దిగువ స్థాయికి దూకేటట్టు చేస్తుంది కాబట్టి రేడియేషన్ ఉనికి మరింత ఎక్కువ అణువులను కిందికి వచ్చేటట్లు చేస్తుంది మరియు దీనిని స్టిములేటెడ్ ఎమిషన్ అంటారు కాబట్టి ఉష్ణోగ్రత పెరిగేకొద్దీ ఏమి జరుగుతుంది u భూమి స్థితి లేదా దిగువ స్థాయి నుండి ఉన్నత స్థాయికి వెళ్లే అణువుల సంఖ్య మాత్రమే కాకుండా పెద్దదిగా మారుతుంది కాబట్టి ఎగువ స్థాయి నుండి దిగువ స్థాయికి వచ్చే అణువుల సంఖ్య ఉందా అందువల్ల మనం సరిగ్గా సమతుల్యతను సాధించవచ్చు కాబట్టి మనం ఇప్పుడు dN2dt వలె సమీకరణాలను కలిగి ఉన్నాము అవి స్పాంటేనియస్ ఎమిషన్ వల్ల మరియు స్టిములేటెడ్ ఎమిషన్ వల్ల క్షీణిస్తాయి N2 ప్లస్ ఎక్కడైనా దిగువ స్థాయి నుండి అణువులు వస్తాయి మరియు అది uTN1B12 dN1dt dN2dt అవుతుంది మరియు అది A21 uTB21N2 uTN1B12అవుతుంది కాబట్టి స్టిములేటెడ్ ఎమిషన్ ఆలోచనను ప్రవేశపెట్టాము మరియు ఇది సరైన సమతుల్యతకు దారితీస్తుందో లేదో చూద్దాం కాబట్టి మళ్ళీ మనం సమతుల్యత వద్ద ఏం చెప్పబోతున్నాం అంటే dN2dt dN1dt 0 ఏమి వచ్చిందో చూద్దాం కనుక dN2dt A21B21uTN2B12uTN1తప్ప మరొకటి కాదు మరియు ఇది 0 కి సమానం ఇది ఏమి సూచిస్తుంది అంటే N2 N1 B12uTA21B21uT కు సమానం ఉష్ణోగ్రత చాలా పెద్ద విలువకు వెళితే ఏమి జరుగుతుందో చూద్దాం కాబట్టి t అనేది కి వెళితే కనుక uTవస్తుంది మరియు అందువల్ల ఇది ఏమి సూచిస్తుంది అంటే N2 N1 దీనిని ఎలా రాయవచ్చు అంటే B12uTB21uT అంతేకాక ఇది దేనికి సమానం అంటే B12B21ఇది పరిమిత సంఖ్య అది మాత్రమే కాదు ఇంకా అది ఏమి సూచిస్తుంది అంటే N2N1 అనేది 1కి వెళితే T అనేది కి వెళితే అప్పుడు B21 B12 అనేది ఒకటికి సమానమవుతుంది లేక B21 B12 కాబట్టి స్టిములేటెడ్ ఎమిషన్ ఆలోచన మాత్రమే N2 N1 అనే e ukT గణాంక ఫలితాన్ని కలిగి ఉంది ఇది మీకు క్రొత్త విధానాన్నిఇస్తుంది దీని ద్వారా ఈ సమతుల్యత నిర్వహించబడుతుంది మరియు ఇదే ఈ స్టిములేటెడ్ ఎమిషన్ అణువులపై పడే రేడియేషన్ వల్ల వాటిలో కొన్ని నిష్క్రమించబడ్డాయి మరియు వాటిలో కొన్ని భూమి స్థితిలో ఉన్నాయి తక్కువ శక్తి స్థితి వాటిని ఎగువ స్థితికి తీసుకెళ్లడమే కాదు ఎగువ లోని అణువులను క్రిందికి వచ్చేలా చేస్తుంది కనుక ఇది స్టిములేటెడ్ ఎమిషన్ యొక్క భావన అణువులను దిగువకు తీసుకురావడానికి మీరు ఉత్తేజపరచండి ఇప్పుడు దీనిపై మరింత కృషి చేద్దాం ఇప్పుడు మీరు B21 B12 ఫలితాన్ని చూస్తారుఇది సాంద్రత కోసం కూడా తలెత్తుతుంది కాబట్టి ఇప్పుడు మనకు N2N1 అనగాB12uTA21B12uT ఉంది మరియు ఇది e EkBT కి సమానం అయితే kB అనేది బొల్ట్జ్గ్మన్ కాన్స్టాంట్ మరియు ఇది నాకు ఏమి ఇస్తుంది అంటే B12uT eEkBT ఇది దేనికి సమానం అంటే A21B12uT అదే వైపు ఉన్న పదానికి మరియు ఇది మీకు ఏమి ఇస్తుంది అంటే uT ఇది దేనికి సమానం అంటే A21B12eEkBT B21 దీనిని ఇంకా ఎలా రాయవచ్చు అంటే A21B21B12eEkBTB21 1 కాబట్టి ఈ ఫలితాన్ని గుర్తుంచుకోండి స్టిములేటెడ్ ఎమిషన్ మరియు స్పాంటేనియస్ ఎమిషన్ ల గుణకం ఈ uT రూపంలో ఇస్తాయి ఇప్పుడు ప్లాంక్ సూత్రం నుండి మనకు తెలుసు uT 8πh3c3ehνkT 1 ఇది ప్లాంక్ సూత్రం కనుక దీనికి కూడా పెట్టె గీస్తాము మరియు అణు వికిరణ పరస్పర చర్యల నుండి మీరు రెండింటినీ పోల్చండిమనకు ఏమి వస్తుంది అంటే uT A21 B12 B21 eEkT 1మరియు ప్లాంక్ సూత్రం ద్వారా uT 8πh3c3ehνkT 1 ఇది ఏమి సూచిస్తుంది అంటే A21 B21 వచ్చి దేనికి సమానం అంటే 8πh3c3మరియు B12 B21 డెల్టా E h కాబట్టి స్టిములేటెడ్ మరియు స్పాంటేనియస్ ఎమిషన్స్ ల ఆలోచనను మనం ప్రవేశపెట్టడమే కాదు మీకు బోర్ పరిస్థితి కూడా ఉంది E h రేడియేషన్ బయటకు వచ్చినప్పుడు అది ఫోటాన్ రూపంలో ఫ్రీక్వెన్సీ v E తో వస్తుంది కాబట్టి అన్నీ తిరిగి పొందబడతాయికాబట్టి రేడియేషన్ ఎలా జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ఇది గొప్ప ఎత్తు ఇందులో కూడా ఐన్స్టీన్ రేడియేషన్ యొక్క సంభావ్య స్వభావం యొక్క ఆలోచనను పరిచయం చేశారు అది శాస్త్రీయ సిద్ధాంతంలో ఎలక్ట్రాన్ ఒక కేంద్రకం చుట్టూ తిరుగుతుంది లేక అది వేగవంతం అయినప్పుడల్లా అది నిరంతర వ్యవధి లో రేడియేషన్ను ఇస్తుంది మనం కణం లేదా క్వాంటం స్వభావాన్ని పరిగణించినప్పుడు మరియు ఎగువ స్థితి లో ఎలక్ట్రాన్ దూకడానికి కావలసిన పరిమిత సున్నా కాని సంభావ్యతను కలిగి ఉంటుంది లేదా అణువు దూకడానికి సున్నా కాని సంభావ్యత కలిగి ఉంది ఈ ప్రక్రియ గణాంకమైనది మరియు సంభావ్యత ద్వారా వివరించబడింది ఇప్పుడు దీనిని మరికొంత అన్వేషిద్దాం కాబట్టి ఆశాజనకంగా ఇప్పుడు మీరు స్పాంటేనియస్ ఎమిషన్ ఆలోచనతో సుపరిచితులు మరియు సౌకర్యంగా ఉన్నారు అవి స్టిములేటెడ్ ఎమిషన్ తో గుణకం 8 నుండి 1 వరకు ఉంటాయి మరియు సంబంధిత గుణకం B21 అనేది B12 కు సమానం మరియు శక్తి స్థాయి వ్యత్యాసం రేడియేషన్ యొక్క ఫ్రీక్వెన్సీకి hద్వారా సంబంధించినది కాబట్టి ఇప్పుడు మనం ప్రవేశపెట్టినది dN2 dt ఎగువ స్థితి లోని ఒక అణువుకు ఈ స్థాయి తగ్గుతుంది మరియు అది క్రిందికి వచ్చినప్పుడు అది ఫోటాన్లను ఇస్తుంది కాబట్టి ఇక్కడ నుండి మనం అర్థం చేసుకున్న ఒక విషయం ఏమిటంటే రేడియేషన్ యొక్క తీవ్రత A21 గుణకంపై ఆధారపడి ఉంటుంది ఎందుకంటే మీరు వదిలి వేస్తే పై స్థాయి అణువు ఉంటే అది మరింత ఎక్కువ అణువులను చేస్తుందిA21 పెద్దది అయితే తక్కువ స్థాయికి మారుతుంది కాబట్టి A21 చిన్నగా ఉంటే తీవ్రత పెద్దదిగా ఉంటుంది అప్పుడు వచ్చే తీవ్రత చిన్నదిగా ఉంటుంది రెండవ విషయం ఏమిటంటేA21 ఒక ఉత్తేజిత లేదా ఉన్నత స్థాయి జీవిత కాలానికి సంబంధించినది అది ఎలా అర్థం చేసుకుందాం మీరు చాలా అణువులను పరిశీలిస్తే రేడియేషన్ ప్రారంభంలో బలంగా ఉన్నప్పుడు నెమ్మదిగా పైభాగంలో N2 మరియు నెమ్మదిగా అది విపరీతంగా తగ్గుతుంది నెమ్మదిగా అది క్రిందికి వస్తుంది మీరు 1 అణువును మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే అది 1 కి సమానమైన యూనిట్ టైం కి క్షీణించే అవకాశం ఉంది ఇప్పుడు తీవ్రత తగ్గుతుంది మీరు బయటకు వచ్చే రేడియేషన్ను చూస్తే అది ప్రారంభంలో పెద్దదిగా వ్యాప్తి చెందుతుంది మరియు నెమ్మదిగా క్షీణిస్తుంది కాబట్టి ఈ వక్రరేఖను ఎరుపు వక్రరేఖ గా చేస్తున్నాను మరియు అది e A21t లాగా ఉంటుంది ఇప్పుడు మనం దానిని హార్మోనిక్ ఆసిలేటర్తో కనెక్ట్ చేయబోతున్నాం రేడియేషన్ దాని నుండి వస్తుంది అని అనుకుందాం ఆసిలేటర్ మరియు ఎలక్ట్రాన్ ఆసిలేషన్ చేస్తూ ముందుకు వెనుకకు వస్తాయి అది ప్రసరించేటప్పుడు శక్తి తగ్గుతుంది మరియు నెమ్మదిగా అది వ్యాప్తి చెందడం తగ్గుతుంది ఫోరియర్ సిద్ధాంతం నుండి ఇలాంటి ప్రొఫైల్ ఉన్నప్పుడల్లా సంబంధిత ఆంప్లిట్యూడ్ మీరు తిరిగి వెళ్లి వాటిని చదవండి హార్మోనిక్ ఆసిలేటర్ ప్రధాన ఫ్రీక్వెన్సీ 0 చుట్టూ ఉన్న ఫ్రీక్వెన్సీ లకు సున్నా కానిది గా ఉంటుంది ఇది కి సంబంధించి cగా ఉంటుంది కానీ ఇది 0 కి దగ్గర సున్నా కాదు అంతేకాకుండా కొంత వ్యాప్తితో కూడా ఉంటుంది కనుక తీవ్రత ఇలా తగ్గుతున్నందున ఆసిలేటర్ యొక్క జీవితకాలం మరియు మన విషయంలో ఆసిలేటర్ ఉత్తేజిత స్థితిలో అణువు 1A లేక 1γ అవుతుంది అయితే ఇక్కడ అనేది డాంపింగ్ కోయెఫిషియెంట్ కాబట్టి నేను దీనిని e A21t గా వ్రాయవచ్చు అంతేకాకుండా e tτఅయితే వచ్చి 1 A21 అవుతుంది మరియు అది మీకు జీవితకాలం ఇస్తుంది ఇది నేను తిరిగి ప్లాట్ చేశాను అది కూడా దానికి సంబంధించినదే మీరు వెలుతురు వచ్చే కాంతి ప్రొఫైల్ను పరిశీలిస్తే అది ఒమేగా 0 వద్ద గరిష్ట తీవ్రత లేదా గరిష్ట వ్యాప్తి కలిగి ఉంటుంది కానీ వెడల్పు కూడా ఉంటుంది మరియు ఈ వెడల్పు A21 లేదా క్షయం యొక్క గుణకానికి సంబంధించినది కాబట్టి ఈ వెడల్పు నాకు A21 విలువను ఇస్తుంది ఇది జీవితకాలానికి సంబంధించినది మరియు ప్రయోగాత్మకంగా మనం జీవితకాలం కనుగొంటే A విలువ వస్తుంది కాబట్టి దాన్నిపరిశీలిద్దాం కాబట్టి మనం చెప్పినది ఏమిటంటే అణువును డాంఫుడ్ హార్మోనిక్ ఆసిలేటర్ వంటి దాని గణాంక కోణంలో పరిగణించండి కాబట్టి ఒక అణువు వాస్తవానికి ఈ రకమైన రేడియేషన్ను ఇస్తుంది అప్పుడు క్షయం స్థిరాంకం A21 మరియు మూడవది జీవిత కాలం వచ్చి 1A21 మరియు నాలుగవది A21 కూడా తీవ్రత మరియు ఫ్రీక్వెన్సీ కర్వ్ యొక్క వెడల్పు కాబట్టి వీటి ద్వారా నేను A21 ఏమిటో కనుగొనగలను కాబట్టి 10 8 నుండి 10 9 సెకన్ల క్రమం యొక్క ఉత్తేజిత స్థితి యొక్క జీవితకాలం క్రమం ఇస్తాను మరియు అందువల్ల ఇది ఏమి సూచిస్తుంది అంటే A అనేది 2 స్థాయిల మధ్య 108 నుండి 109 వరకు ఉంటుంది దీని గురించి మీరు గమనించే రెండవ విషయం ఏమిటంటేఈ గుణకాలు అనగా A21 8πh3c3B21 లేదా B21 A213 కాబట్టి అధిక ఫ్రీక్వెన్సీ ల వద్ద B21 తగ్గుతుంది అంటేA21 యొక్క అదే విలువకు తక్కువ ఫ్రీక్వెన్సీలతో పోలిస్తే చిన్నదిగా మారుతుంది కాబట్టి అధిక ఫ్రీక్వెన్సీల వద్ద మీరు వ్యవస్థలపై కాంతిని ప్రకాశింపజేసినప్పటికీ స్పాంటేనియస్ ఎమిషన్ లు ఆధిపత్యం చెలాయిస్తాయి కాబట్టి మనం నేర్చుకున్నదానిని సంగ్రహించడం ద్వారా ఈ ఉపన్యాసాన్ని ముగిస్తాము 1 అణువు వికిరణ పరస్పర చర్య అనేది సంభావ్యత లేదా గణాంక చట్టాలచే నిర్వహించబడుతుంది స్పాంటేనియస్ ఎమిషన్ తో పాటు స్టిములేటెడ్ ఎమిషన్ లకు కూడా అవకాశం ఉంది అణువు లేదా ఒక అణువు మరియు ఎగువ స్థితిపై కాంతిని ప్రకాశింపజేయడం ద్వారా మీరు దానిని ప్రసరించేలా చేయవచ్చు అణువు లేదా క్వాంటం వ్యవస్థ ద్వారా రేడియేషన్ గ్రహించబడడం మాత్రమే కాకుండా అది అణువును మరింత ప్రసరించేలా చేస్తుంది ఎందుకంటే మీరు దానిని రేడియేట్ చేయడానికి ఉత్తేజపరిస్తే ఎక్కువ రేడియేషన్ బయటకు వస్తుంది మరియు ఇది ఆధారం అవుతుంది ఇది లేజర్ల కు ఆధారం అవుతుంది దానిని తరువాతి ఉపన్యాసంలో చర్చిద్దాము ధన్యవాదాలు